డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి చర్చిస్తున్నాము మరియు ఇది రిలేషనల్ డేటాబేస్ డిజైన్ యొక్క ముగింపు భాగం అవుతుంది చివరి మాడ్యూల్ లో మనం రిలేషనల్ డిజైన్ యొక్క కొన్ని కీలక భావనలను థర్డ్ లను తొలగించవచ్చు దాని నేపథ్యంలో ఈ మాడ్యూల్ లో ఒక కొత్త రకమైన డేటా డిపెండెన్సీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం దీనిని మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందనే దాని గురించి కాస్తంత మాట్లాడతాం కాబట్టి ఇవి మా లక్ష్యాల ఆధారంగా అవుట్లైన్ పాయింట్లు మరియు మనం మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ చర్చతో ప్రారంభిస్తాము ఇలాంటి పరిస్థితిని పరిశీలించండి కాబట్టి ఇక్కడ మేము మూడు అట్ట్రిబ్యూట్స్ తో ఉన్న పర్సన్ కి బదులుగా ఒక పర్సన్ ని సూచించడానికి ప్రయత్నిస్తున్నాము మనిషి ఆ వ్యక్తి యొక్క ఐడి లేదా పేరు ఫోన్లు మరియు కుక్క వంటిది కాబట్టి ఇక్కడ వ్యక్తులు మరియు వారు ఒకటి రెండు మూడు ఎన్ని ఫోన్లను కలిగి ఉండవచ్చనే ఆలోచన ఉంది ఇది మనందరికీ వర్తిస్తుంది మరియు ఒక వ్యక్తికి అతను లేదా ఆమె ఇష్టపడే ఎన్నయినా కుక్కల సంఖ్య ఉండవచ్చు అందువల్ల ఈ రెండు ఫోన్ లు మరియు D P మరియు D ఆట్రిబ్యూట్ లు బహుళ విలువలు ని తీసుకోవచ్చు కనుక ఒకవేళ మీరు ఇక్కడ 1 NF నార్మలైజ్డ్ ఫారాన్ని చూస్తే 1 NF లో మనం ఏమి చేస్తాం వాటి కోసం ప్రత్యేక రో లను సృష్టించాం మరియు అదేవిధంగా D 1 మరియు D 2 కొరకు కూడా అందువల్ల మనం ఇక్కడ ఆ విధంగా చేసిన తరువాత నేను పసుపుతో హైలైట్ చేయబడినట్లుగా మనం చూడవచ్చు మీరు ఉత్పన్నమయ్యే విభిన్న రిడండాన్సీలను చూడవచ్చు ఎందుకంటే నాకు ఫోన్లు మరియు డాగ్ వంటి అట్ట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల ఫోన్ 2 విలువలు మరియు కుక్క 2 విలువలను తీసుకున్నట్లయితే వాస్తవానికి వాటిలో 4 విభిన్న కాంబినేషన్ లు సాధ్యం అవుతాయి కానీ వాస్తవానికి ఇది వాస్తవానికి ఈ 2 నిజం కావచ్చు M 1 కు ఫోన్ P 1 ఉంది మరియు డాగ్ D 1 M 1 కు ఫోన్ P 2 ఉంది మరియు కుక్క D 2 ను ఇష్టపడుతుంది కానీ అటువంటి రిడండంట్ టుపుల్స్ వస్తాయి ఎందుకంటే అవి ఇప్పుడు చెల్లుబాటు అవుతాయి అందువల్ల మీరు ఇక్కడ చూసే మల్టీవాల్యూడ్ డిపెండెన్సీల ను జోడిస్తుంది మరియు ఇది మన సిస్టమ్ యొక్క వివిధ మోడల్స్ లో చాలా వాస్తవమైనది కాబట్టి మనం ముందుకు సాగుదాం ఇది మరో ఉదాహరణ స్టూడెంట్ ఐడి మరియు నేమ్ కలిగిన స్టూడెంట్ కోర్సు ఐడి మరియు నేమ్ కలిగిన కోర్సు వాటి యొక్క సంబంధిత ఫంక్షనల్ డిపెండెన్స్ లు ఇవ్వడం కొరకు రెండు విభిన్న రిలేషన్స్ లను కలిగి ఉంటుంది దీనికి సంబంధించిన రెండు సందర్భాలను మీరు చూడవచ్చు కానీ మనం అలా చేస్తే స్టూడెంట్ కీ కోర్సుకీ సంబంధం లేదు కానీ మనం వాటిని ఒకే రిలేషన్ లో ఉంచాలనుకుంటే నేను ఇక్కడ చూపించిన Student Course అనుకుందాం అప్పుడు మీరు అనేక రకాల రిడండాన్సీలు వస్తాయి ఎందుకంటే విభిన్న కాంబినేషన్లు ఉండవచ్చు అందువల్ల S 1 పేరు లో A కోర్సు C 1 ను కలిగి ఉండవచ్చు కానీ A అనే పేరు గల S 1 కోర్సు C 2 అనే పేరు గల C 2 ను కోర్సు కు తీసుకోవచ్చు ఏది సరైనదో మీకు తెలియదు అందువల్ల ఇక్కడ మీరు మళ్లీ 2 బహుళ విలువ డిపెండెన్సీలను చూడవచ్చు ఇందులో SID →→ CID మరియు SID →→ Cname అందువల్ల ఈ రెండు విభిన్న బహుళ విలువలు SIDకి విరుద్ధంగా కనుగొనవచ్చు ఒక రిలేషన్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ బహుళ విలువ కలిగిన డిపెండెన్సీలు ఉన్నట్లయితే అప్పుడు మనం మల్టీవాల్యూడ్ ఆట్రిబ్యూట్ లను సింగిల్ వాల్యూడ్ ఆట్రిబ్యూట్ లుగా మారుస్తాం అప్పుడు మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ కనిపిస్తుంది అందువల్ల మనం పరిష్కరించాల్సిన ప్రాథమిక సమస్య అదే ఐడి ఫోన్ నంబర్ కలిసి ఉన్న ఐడి చైల్డ్ లు కలిసి ఉండే రెండు రిలేషన్ లకు ఇది మరో ఉదాహరణ అందువల్ల సహజంగా నేను వాటిని ఒకే రిలేషన్ లో కలిపినట్లయితే మీరు బహుళ విభిన్న టూపుల్స్ యొక్క సంభావ్యత సెట్ కలిగి ఉంటారు ఒక ID ని ఇవ్వడం వల్ల బహుళ పిల్లలు ఉండవచ్చు ఒక ఐడి ఇవ్వడం వల్ల బహుళ ఫోన్ నెంబర్లు ఉండవచ్చు గుర్తుంచుకోండి ఈ రిలేషన్ ఇప్పటికీ బోయ్స్ కాడ్ నార్మల్ ఫార్మ్ లో ఉంది ఎందుకంటే ఈ రిలేషన్ లో ఏ ఫంక్షనల్ డిపెండెన్సీ లేదు కాబట్టి ఈ రిలేషన్ యొక్క కీ మూడు అట్ట్రిబ్యూట్స్ ల కలయిక మరియు అందువలన అది కీ మరియు ఏ ఫంక్షనల్ డిపెండెన్స్ కలిగి సహజంగా శూన్యం గా అది బోయ్స్ కాడ్ నార్మల్ ఫార్మ్ గా చేస్తుంది కానీ మీరు ఇప్పటికీ డేటా లో రిడుండన్సీ ఉందని చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మనం మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ న్ని లాంఛనప్రాయమైన రీతిలో నిర్వచిద్దాం మనం α →→ β సహజంగా α మరియు β రెండూ కూడా ఇవ్వబడ్డ ఆట్రిబ్యూట్ ల యొక్క సబ్ సెట్ లుగా ఉండాలని చెబుతాం మనం అలా చెప్పినప్పుడు అన్ని జతల టుపుల్స్ t1 మరియు t2 లు ఇవి α యొక్క ఫీల్డ్ ల్లో సరిపోలినప్పుడు ఇక్కడి వరకు ఇది ఫంక్షనల్ డిపెండెన్సీ వలే కనిపిస్తుంది t3 మరియు t4 అనే మరో రెండు టూపుల్స్ ఉన్నాయి ఈ కండిషన్ లు ఏమిటి అన్ని ఈ α యొక్క అట్ట్రిబ్యూట్ తో సరిపోలింది అప్పుడు మీరు t3 β ఆట్రిబ్యూట్లు లోని t1 తో మరియు t3 మిగిలిన ఆట్రిబ్యూట్లు t2 తో సరిపోలింది అదేవిధంగా t4 β ఆట్రిబ్యూట్లు లోని t2 తో సరిపోలింది లు మరియు t4 t1 పై మిగిలిన ఆట్రిబ్యూట్లు తో సరిపోలింది అందువల్ల మనం ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ కోర్సు బుక్ లెక్చరర్ రిలేషన్స్ ఉన్నాయి అందువల్ల ఇది తెలిసిన యూనివర్సిటీ కోర్సుల రిలేషన్షిప్ ప్రతి కోర్సుకు అనేక సిఫారసు చేయబడ్డ పుస్తకాలున్నాయి మరియు ప్రతి కోర్సు కూడా ఎప్పటికప్పుడు అనేక లెక్చరర్లు ద్వారా తీసుకోబడతాయి కోర్సు బహుళ పుస్తకాలను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ ఉంది ఇది బహుళ లెక్చరర్లు ద్వారా బోధించబడుతుంది అందువల్ల ఇక్కడ మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ ఉంది మరియు అందువల్ల ఈ నిర్ధిష్ట రిలేషన్ యొక్క ఉదాహరణ ను నేను కలిగి ఉన్నాను మరియు మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ కోర్సు కొరకు ఎలా టెస్ట్ చేయాలో నేను మీకు చూపిస్తున్నాను course →→ book మొదటి కండిషన్ ని చూస్తే ఈ రెండు నేను మార్క్ చేసిన నాలుగు టూపుల్స్ t1 t2 t3 t4 ఈ α నేను తనిఖీ చేస్తున్నాను అందువల్ల ఇది α ఇది β అందువల్ల R - కాబట్టిమొదటి షరతు ఏమిటంటే ఈ అన్ని టూపుల్స్ కూడా ఇక్కడ α తో సరిపోలాలి అంటే ఆ నాలుగు నాలుగు ఇక్కడ α కలిగి ఉండాలి రెండవ షరతు ఏమిటంటే t3 on β సిల్బెర్స్చాట్జ్ మరియు t1 on β కూడా సిల్బెర్స్చాట్జ్ అందువల్ల అవి t3 మిగిలిన ఆట్రిబ్యూట్ లపై సరిపోలతాయి ఒకవేళ నేను పుస్తకం బయటకు తీసుకున్నట్లయితే ఇంకా β ని బయటకు తీసినట్లయితే ఇక మిగిలి ఉండేది కోర్సు మరియు లెక్చరర్ ఇప్పుడు ఇది ఇప్పటికే కోర్సు తో సరిపోలతుంది నేను దాని కొరకు తనిఖీ చేయవసరము లేదు కానీ నేను కేవలం t3 మరియు t2 సరిపోలునో లేదో అని అంటే ఆ రెండూ ఓకే లెక్చరర్ పేరును కలిగి ఉన్నారా అని ఈ నిబంధన ను తనిఖీ చేయగలను t4 మరియు t2 పైన సరిపోలతుంది ఎందుకంటే అవి రెండు ఒకే పుస్తకం పేరు కలిగి ఉన్నాయి మరియు లెక్చరర్పై t4 మరియు t1 సరిపోలినా ఈ నియమం t4 మరియు t 1 లెక్చరర్ పేరుతో సరిపోలాలి కాబట్టి అది కూడా సంతృప్తినిస్తుంది అందువల్ల ఈ సంబంధం మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ కోర్సు మల్టీ డిటర్మినింగ్ బుక్ కలిగి ఉందని నేను చెప్పగలను ఇదే విధంగా మీరు మీ t1 t2 t3 t4 లను దీని మీద మార్క్ చేయవచ్చు మరియు కోర్సు మల్టీ డిటర్మినింగ్ కొరకు తనిఖీ చేయవచ్చు వాస్తవానికి మనం course →→ book అని పేర్కొంటే అప్పుడు కోర్సు కూడా మల్టీ డిటర్మినింగ్ గా ఉంటుంది అందువల్ల మీకు Y Z మరియు W అనే 3 నాన్ ఎంప్టీ సెట్ లు ఉన్నట్లయితే అప్పుడు Y →→ Z ఒకవేళ ఇవి సంభావ్య రిలేషన్లు అయితే మాత్రమే అని చెప్పగలం ఒక రిలేషన్ లో Y 1 Z 1 W 1 మరియు మరొక రిలేషన్ లో Y 1 మరియు Z 2 W 2 అప్పుడు W 2 తో మరియు Y 1 Z 1 W 1 తో Z 2 Y 1 అంటే మీరు ప్రాథమికంగా ఈ 2 ఆట్రిబ్యూట్లు మరియు ఆ r టూపుల్స్ కలిగి ఉండవచ్చు మీ సంబంధం లో ఇవి సంభావ్య టూపుల్స్ అందువల్ల మీరు దీనిని వేరే విధంగా చదవగలిగితే అప్పుడు Z మరియు W యొక్క ప్రవర్తన లు ఒకేవిధంగా ఉండటం వల్ల అవి మారవచ్చు ఒకవేళ Y →→ Z అయితే మీరు ZY మల్టీ డిటర్మినింగ్ W ని కలిగి ఉండవచ్చు మరియు దీనికి ప్రతిగా ఇది మల్టీ వాల్యూ డిపెండెన్సీల పరంగా కీలక పరిశీలన ఇది మనం తీసుకున్న ఉదాహరణ పరంగా మీరు ఇప్పుడు ID →→ child nameID →→ phone number అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అందువల్ల Y→Z ఫంక్షనల్ డిపెండెన్సీ ఉన్నట్లయితే అప్పుడు Y →→Z అని చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు అందువల్ల ఒక చట్టబద్ధమైన రిలేషన్ ని నిర్వచించడానికి రిడండెన్స్ తొలగించడానికి తదుపరి అడ్డంకులను పేర్కొనడానికి మనం మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ ను ఉపయోగించాలి మరియు ఒక రిలేషన్ మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ ని సంతృప్తి చేయడంలో విఫలమైనట్లయితే అప్పుడు మనం R ప్రైండ్ అనే రిలేషన్ ని నిర్మించవచ్చు ఇది ఆ r కుడివైపుకు టూపుల్స్ జోడించడం ద్వారా మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ ని సంతృప్తి చెందిస్తుంది ఇప్పుడు మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ మరియు అన్ని వాటిని పరిచయం చేశాను అందువల్ల ఫంక్షనల్ డిపెండెన్స్ పరంగా మనకు మూడు నియమాలున్నాయి వీటిని సాధారణంగా క్యాట్ రూల్స్ →→ మిగిలిన అట్ట్రిబ్యూట్స్ సమితి ఆగ్మెంటేషన్ అంటే నేను ఏదైనా మల్టీవాల్యూడ్ డిపెండెన్స్ ని ఎడమ మరియు కుడి వైపు ఆట్రిబ్యూట్ లను ఉంచగలను నేను కుడిచేతివైపు ఉంచిన అన్ని ఆట్రిబ్యూట్ లను ఉంచినంత కాలం నేను వాటిని ఎడమ చేతి వైపు ఉంచగలను నేను ఎడమ చేతి వైపు మరిన్ని ఆట్రిబ్యూట్లు ఉంచవచ్చు కానీ నేను కుడి వైపు ఉంచిన అన్ని ఆట్రిబ్యూట్ లను ఇక్కడ Z నేను ఎడమ చేతి వైపు ఉంచిన ఆ ఆట్రిబ్యూట్ ల యొక్క ఉపసమితి ఉండాలి ఆ విస్తరణ సాధ్యం ఒకవేళ X →→ Y మరియు Y →→ Z అప్పుడు X →→ Z Y అయితే ట్రాన్సిటివిటీ కాస్తంత భిన్నంగా వ్యక్తమవబడుతుంది కాబట్టి ఈ మూడు నియమాలు ప్రాథమికంగా ఉంటాయి ఇవి కేవలం మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీలు మరియు ఇతర రెండు నియమాలు వాస్తవానికి మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ రూల్ మరియు కోలేసెన్స్ రూల్ మధ్య సంబంధం ఉంటుంది ఇది మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ మరియు ఫంక్షనల్ డిపెండెన్స్ మధ్య ఉంటుంది మనం ఇంకా లోతుగా వెళ్ళం లేదా నిర్దిష్ట ఉదాహరణలు తీసుకొని అవి ఎలా పనిచేస్తాయనే విషయాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాము అటువంటి నియమాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను ఫంక్షనల్ డిపెండెన్సీ కోసం ఉపయోగించినట్లుగా మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ కోసం మీరు ఇలాంటి అల్గారిథమ్లను కూడా నిర్వచించగలరు మీరు నిర్వచించగలిగే అత్యంత క్లిష్టమైన అల్గోరిథం క్లోజర్ అల్గోరిథం ఫంక్షనల్ మరియు మల్టీవాల్యూడ్ డిపెండెన్సీని కలిగి ఉన్న పరిస్థితిలో ఉపయోగించబడుతుంది అని మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మేము ఈ కోర్సు యొక్క కొంచెం ముందస్తు స్థలంలో ఉంచుతాము కాబట్టి అలాంటివి ఉన్నాయని తెలుసుకోండి కాని మేము దాని వివరాలలోకి వెళ్ళడం లేదు చివరగా మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ కోసం X → Y మేము MVD ను ట్రివియల్ అని పిలుస్తాము ఫంక్షనల్ డిపెండెన్సీల కొరకు మనం ఉపయోగించే Y⸦X లేదా ఇక్కడ రెండో కండిషన్ ఉన్నట్లయితే ఎడమచేతికుడి వైపు ఉండే X U Y మీకు మొత్తం ఆట్రిబ్యూట్ లను ఇస్తుంది లేనిపక్షంలో ఇది నాన్ ట్రివియల్ మల్టీవాల్యూడిపెండెన్సీ మరియు మనం విలువలను పునరావృతం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండు షరతులు ఒకవేళ అవి సంతృప్తి చెందినట్లయితే మనకు ఒక చిన్న మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉందని మనకు తెలుసు మరియు దానిని మనం డీల్ చేయాలని అనుకోవడం లేదు అందువల్ల ఇక్కడ ఇవ్వబడ్డ సిద్ధాంతం గురించి కొన్ని సూచనలు లేవు నేను క్లోజర్ అల్గోరిథంలు ఉన్నాయని పేర్కొన్నాను అందువల్ల ఒక సెట్ డిపెండెన్సీలను నేను ఇప్పుడు సాధారణీకరించి డిపెండెన్సీలను చెబుతాను అంటే ఫంక్షనల్ డిపెండెన్సీలు అదేవిధంగా మల్టీవాల్యూడ్ డిపెండెన్సీలు ఉండవచ్చు ఒక సెట్ డిపెండెన్సీల యొక్క సెట్ ని మీరు నిర్వచించవచ్చు ఈ ఫంక్షనల్ మరియు మల్టీవాల్యూడ్ డిపెండెన్స్ లు అన్నింటిని కలిపి ఇవ్వబడ్డ సెట్ ద్వారా సూచించబడుతుంది మరియు డిపెండెన్సీల యొక్క క్లోజర్ కనిష్ట కవర్ క్యాననికల్ కవర్ మరియు మొదలైన వాటి యొక్క సమాంతర నిర్వచనాలను మనం కలిగి ఉంటాం ఈ విషయాలు నిర్వచించబడ్డాయి మరియు ఉనికిలో ఉన్న సిద్దాంతం గురించి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను అయితే మనం అనుసరిస్తున్న ప్రస్తుత కోర్సుకు ఇది అతీతమైనది అందువల్ల ఇప్పుడు డేటాలో రిడండెన్సీ కీ మరో అదనపు కారణం బహుళ విలువలు మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ పరంగా ఉంటాయని చూశాం కాబట్టి అటువంటి డిపెండెన్సీలు ఉన్నాయా అని మనం ఇప్పుడు పరిశీలించాలనుకుంటున్నాము అప్పుడు అటువంటి డిపెండెన్సీల వల్ల కలిగే రిడెండెన్సీ ప్రభావితం చేయలేదని సంతృప్తి పరచడానికి మీరు రిలేషన్ న్ని కుదిస్తారు కాబట్టి ఇది మూడవ నార్మల్ ఫార్మ్ కి మించిన అటువంటి నార్మల్ ఫార్మ్ న్ని 4 వ సాధారణ రూపం లేదా 4 NF అని పిలుస్తారు ఒక సంబంధం 4 NF లో ఉంటే ప్రతి మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ α→→β డిపెండెన్సీ ఆధారిత క్లోజర్ సెట్ లో ట్రివియల్ అంటే ఎడమ చేతి వైపు కుడి వైపు ఉపసమితి లేదా ఎడమ మరియు కుడి వైపు యొక్క కలయిక మొత్తం అట్ట్రిబ్యూట్ల సమితిని ఇస్తుంది కాబట్టి ఇది ప్రతి డిపెండెన్సీ ట్రివియల్ లేదా α ఎడమ చేతి వైపు స్కీమా R యొక్క సూపర్సెట్ ఇది బోయ్స్ కాడ్ నార్మల్ ఫార్మ్ యొక్క నిర్వచనంపై కొద్దిగా మలుపు అని మీరు బాగా గమనించవచ్చు ఇక్కడ రెండవ షరతు ఒకేలా ఉంది మరియు మొదటి కండిషన్లో MVD కి బదులుగా మీకు ఫంక్షనల్ డిపెండెన్సీ మాత్రమే ఉంది కనుక ఇది ఉన్నప్పుడు మనం ఒక రిలేషన్ 4వ నార్మల్ ఫార్మ్ లో ఉంది అని చెబుతాం సహజంగా ఒక రిలేషన్ 4వ నార్మల్ ఫార్మ్ లో ఉంటే అది బోయ్స్ కాడ్ నార్మల్ ఫార్మ్ లో ఉంటుంది కానీ రివర్స్ నిజం కాదు అందువల్ల మళ్లీ అదే భావనల సమితి ఒకవేళ నేను డిపెండెన్సీల సమితిని కలిగి ఉండి మీకు ఒక డికంపోజ్డ్ రిలేషన్ ఉన్నట్లయితే అప్పుడు ఆ డిపెండెన్స్ యొక్క సెట్ ని నేను ప్రొజెక్ట్ చేయగలను ఆ ఆట్రిబ్యూట్ ల యొక్క నిర్ధిష్ట ఉపసమితి మరియు ఇక్కడ ఇవ్వబడ్డ కండిషన్ కాబట్టి 4 NF లోకి డికంపోసిషన్ అల్గారిథం ఖచ్చితంగా బోయ్స్ కాడ్ నార్మల్ ఫార్మ్ BCNF యొక్క డికంపోసిషన్ అల్గారిథం వంటిది కేవలం తేడా ఏమిటంటే ఇప్పుడు మీరు 2A డీకంపోజిషన్ యొక్క ఈ కీలక దశను చేస్తున్నారు ప్రతి మల్టీవాల్యూడ్ డిపెండెన్స్ కొరకు ఇంతకు ముందు ఫంక్షనల్ డిపెండెన్సీ కొరకు మాత్రమే మనం దీనిని చేస్తున్నాం అందువల్ల ఇప్పుడు 4 NF ఫార్మ్ న్ని సంతృప్తి చేయని ఏదైనా అపరాధ మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ ఉన్నట్లయితే మనం R 1 మరియు R 2 పరంగా రిలేషన్ న్ని డికంపోజ్ చేయవచ్చు ఇది కచ్చితంగా బోయ్స్ కాడ్ నార్మల్ ఫార్మ్ వలే ఉంటుంది మరియు తరువాత మిగిలిన ది కూడా సరళం ఒకవేళ ఈ ముఖ్యమైన విషయం మీకు తెలిసినట్లయితే ఈ ప్రక్రియలో మీరు నిజంగా లాస్ లెస్ జాయిన్ కు హామీ ఇవ్వవచ్చు అందువల్ల ఇది కూడా లాస్ లెస్ జాయిన్ లో కొనసాగుతుంది ప్రతి డికంపోసిషన్ మరియు తరువాత Fలో అన్ని డిపెండెన్సీలు మీ సెట్ లో R 1 లోని ఆట్రిబ్యూట్ లతో డీల్ చేయబడి 4 NF రూపం లోకి మార్చబడేవరకు మీరు పునరావృతం చేస్తూనే ఉంటారు అందువల్ల మొత్తం 4NF డికంపోసిషన్ జరిగింది ఇక్కడ ఆసక్తి ఉన్న వారికి లాంఛనప్రాయం గా దశలను అధ్యయనం చేయడానికి అల్గోరిథం ఇవ్వబడింది ఇక్కడ నేను కేవలం 4 NF డికాంపోజిషన్ ఉదాహరణ లు చూపిస్తున్నాను మనిషి ఫోన్ మరియు MPD వంటి కుక్క ఆట్రిబ్యూట్ లను కలిగిన ఒక వ్యక్తి రిలేషనల్ స్కీం తో మనం ఈ చర్చను ప్రారంభించాం నేను ఇప్పుడే మరో ఆట్రిబ్యూట్ చిరునామాను జోడించాను మల్టీవాల్యూడ్ డిపెండెన్సీలకు అదనంగా ఫంక్షనల్ డిపెండెన్సీని కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి మేము ఇంతకు ముందు వలె రెండు మల్టీవాల్యూడ్ డిపెండెన్సీలు మాన్ మల్టీ డిటర్మినింగ్ ఫోన్లు మాన్ మల్టీ డిటర్మినింగ్ డాగ్ వంటివి ఉన్నాయి కానీ ఇప్పుడు మనం మాన్ డిటర్మినింగ్ అడ్రస్ ఫంక్షనల్ డిపెండెన్సీ కలిగి ఉన్నాము MPD కీ గా కొనసాగుతుంది కాబట్టి ఈ అన్ని డిపెండెన్సీలు 4 NF ని ఉల్లంఘించవచ్చు ఎందుకంటే వాటిలో ఏ ఒక్కటి కూడా కండిషన్ ని సంతృప్తి పరచడం లేదు వాటిలో ఏదీ కూడా చిన్నవి కాదు మరియు ఎడమ వైపు న ఒక సూపర్ కీ ఎందుకంటే కీ MPD అందువల్ల ఈ సందర్భంలో రిలేషనల్ స్కీమా లో వాస్తవ సందర్భంలో బహుళ రిడండంట్ రికార్డులు ఉంటాయని మీరు చూడవచ్చు అందువల్ల కుడివైపున మనం FD 1 తీసుకోవడం ద్వారా నార్మలైజ్ చేయవచ్చు man U phones మీకు మొదటి రిలేషన్ ని తరువాత మిగిలిన వాటిని ఇస్తాయి తరువాత మీరు FD 2 ఆధారంగా విడికొట్టాలి అప్పుడు మ్యాన్ మరియు డాగ్ వంటి రెండవ రిలేషన్ కలిగి మరియు మూడవది మ్యాన్ మరియు అడ్రస్ ఉప ఉత్పత్తి గావించ బడుతుంది ఇప్పుడు మీకు మూడు రిలేషన్లు ఉన్నాయి అవి కలిసి అసలైన రిలేషన్ ని సూచిస్తాయి అవి ప్రతి ఒక్కటి 4వ నార్మల్ ఫార్మ్ లో ఉన్నాయి వాస్తవానికి ఏమి జరుగుతుంది మీరు అప్పుడు డీకంపోజ్ చేసినప్పుడు దీనిలో FD1 ఒక రిలేషన్ గా మారింది దీనిలో మల్టీవాల్యూడ్ డిపెండెన్సీ పరంగా తనిఖీ చేయవచ్చు మరియు అదే మీకు మల్టీ వాల్యూ డిపెండెన్సీని ఇస్తుంది మరియు ఇది మల్టీవాల్యూడ్ కాబట్టి మాన్ మరియు ఫోన్లు కలిసి కీ గా ఉంటాయి అదే విధంగా రెండవ దానిలో మాన్ మరియు డాగ్ వంటి కీ ఉంటుంది ఎందుకంటే మీరు మల్టీవాల్యూడ్ డిపెండెన్సీని కలిగి ఉంటారు మరియు ఒకే మాన్ ని ఇస్తే అతను లేదా ఆమె ఇష్టపడే బహుళ కుక్కలను మీరు కలిగి ఉంటారు కానీ మ్యాన్ అడ్రస్ కలిగివున్న మూడవది అయిన పర్సన్ అడ్రస్ లో మీకు మాన్ మాత్రమే కీ గా ఉంటుంది ఎందుకంటే కలిగి ఉన్న ఫంక్షనల్ డిపెండెన్సీ మాన్ ఇది 4 NF గా డీకంపోసిషన్ చేయటం అనేది ఒక సాధారణ ఉదాహరణ ఇక్కడ మరింత విస్తృతమైనది మళ్ళీ ఇది మనం దశల వారీగా పని చేశాం మూడు మల్టీవాల్యూడ్ డిపెండెన్సీలు ఉన్నాయని మీరు చూడగలరు మరియు A →→B అనేది 4 NF యొక్క కండిషన్ ని కలిగి ఉండదు మీరు డీకంపోస్ చేస్తే 4 NF లో ఉండే R 1 మరియు 4 NF లో లేని R 2 ను పొందుతాము అప్పుడు 4 NF లో ఉండే R 3 మరియు 4 NF లో లేని R 4 ను పొందుతాము R 4 ను R 5 మరియు R 6 గా డీకంపోస్ చేస్తే అప్పుడు R 5 4 NF మరియు R 6 కూడా 4 NFలో ఉందని మీరు చూడగలుగుతారు ఇది మొత్తం సెట్ యొక్క మల్టీ వాల్యూడ్ డీకంపోజిషన్ ని ఇస్తుంది సహజంగా మేము డీకంపోజిషన్ ప్రక్రియ పై చర్చను ముగిస్తాం ఇంకా కొన్ని అంశాలు కనిపిస్తాయి మరియు ఇంకా చాలా నార్మల్ ఫార్మ్స్ పరంగా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇంకా నేను 4వ నార్మల్ ఫార్మ్ గురించి చర్చించాను కొన్ని చోట్ల కొంతమంది 4వ నార్మల్ ఫార్మ్ పరంగా కూడా ప్రాతినిధ్యం వహించడానికి ఇష్టపడతారు వారు డేటాలో తక్కువ రిడండాన్సీ ని కలిగి ఉండేలా హామీ ఇస్తారు మనము ఇప్పటివరకు ఏమి చేశాము మరియు మనము అనుసరించవలసిన ప్రాథమిక మొత్తం రూపకల్పన ప్రక్రియ ఏమిటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం డిజైన్ కొరకు లక్ష్యం ని మళ్లీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే BCNF లేదా 4 NFలో ఉన్న రిలేషనల్ డేటాబేస్ ని కలిగి ఉండటం వల్ల డీకంపోజిషన్ వల్ల నష్టం లేని జాయిన్ మరియు డిపెండెన్సీ ప్రిజర్వేషన్ ఉంటుంది అందువల్ల డీకంపోసిషన్ BCNF లో మరియు 4 NF లో ఉంటే లాస్ లెస్ జాయిన్ మరియు డిపెండెన్సీ ప్రిజర్వేషన్ పొందలేని విధంగా ఉంటుంది నేను సాధించలేకపోతే డిపెండెన్సీ ప్రిజర్వేషన్ త్యాగం చేయాలి అందువల్ల నాచురల్ జాయిన్ ఉపయోగించి డిపెండెన్సీలను తనిఖీ చేయాల్సి ఉంటుంది లేదా నేను కాస్తంత రిడండెన్స్ ని అనుమతిస్తే మూడో నార్మల్ ఫార్మ్ న్ని ఉపయోగించి హామీ ఇవ్వవచ్చు ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం SQL ను ఉపయోగించి టేబుల్ ను క్రియేట్ అప్డేట్ మరియు ప్రాసెసింగ్ చేయవచ్చు అంతేకానీ ఫంక్షనల్ డిపెండెన్సీ లు ఉంటా మరి ఎటువంటి డిపెండెన్సీ లు తనిఖీ చేయడం కుదరదు SQL తో సూపర్ కీ అనే ఒకే ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ ని తనిఖీ చేయవచ్చు మరే ఇతర ఫంక్షనల్ డిపెండెన్సీ లేదా మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ మరియు ఇతర టైప్ డిపెండెన్సీలను SQLలో పేర్కొనలేము లేదా తనిఖీ చేయలేము SQL చర్చిస్తున్న సమయంలో నేను మాట్లాడిన అసర్షన్ లను ఉపయోగించి మనం ఆ విధంగా చేయవచ్చు అయితే అది కూడా పరీక్షించడానికి చాలా ఖర్చుతో కూడుకున్నది వీటికి సాధారణంగా ఏదైనా విస్తృతంగా ఉపయోగించబడుతున్నా డేటాబేస్ మద్దతు ఇవ్వదు ఎందుకంటే దీనివలన మీ ప్రతి ప్రాసెస్ చాలా నెమ్మదిస్తుంది కనుక మీరు డిజైన్ లక్ష్యాల పరంగా ఫంక్షనల్ మరియు మల్టీవాల్యూడ్ డిపెండెన్స్ లు కచ్చితంగా డిజైన్ లో వ్యక్తీకరించబడ్డాయని మరియు దానికి అనుగుణంగా స్కీమాలు సరైన మార్గాల్లో BCNF లేదా 4 NF లేదా 3 NF నార్మల్ ఫార్మ్ లను సంతృప్తి పరచేలా ధృవీకరించుకోవడం కొరకు మీరు పనిచేయాల్సి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు కానీ మీరు నిజానికి ఇన్స్టెన్సెస్ కలిగి ఉన్నప్పటికీ మీరు సెట్ చేసిన నియమాలను ఉల్లంఘించడం లేదా మీరు ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నియమాలను ఉల్లంఘిస్తున్నారా అని చూడటానికి ఆచరణాత్మక మార్గం ఉండదు నేను పేర్కొన్నవిధంగా ఇవి మాత్రమే నార్మల్ ఫార్మ్స్ కాక ఇతర నార్మల్ ఫార్మ్స్ 5 వ నార్మల్ ఫార్మ్ 6 వ నార్మల్ ఫార్మ్ ఉన్నాయి కానీ వీటిని చాలా అరుదుగా ఉపయోగిస్తారు ఈ నార్మల్ ఫార్మ్ ల లోనికి డీకంపోస్ చేయటం అంత సులభం కాదు తరచుగా డీకంపోస్ చేయటం ద్వారా రిడుండెన్సీ ని తగ్గించాలని అనామలీస్ లను తొలగించాలని వ్యక్తులు ప్రేరణ కలిగి ఉంటారు కానీ ఇటువంటి నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలి మనము మొత్తం ప్రక్రియలో అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మార్పిడి ఉన్నప్పుడు మొత్తం అట్ట్రిబ్యూట్ లను ఉత్పత్తి చేశాక వాటితో రిలేషన్ గా మార్చాము ER డయాగ్రమ్ లేదా UML డయాగ్రమ్ ను టేబుల్స్ యొక్క సెట్ గా మీరు మార్చినప్పుడు అంటే మన సెట్ ఆఫ్ ఆట్రిబ్యూట్ లు లేదా రిలేషనల్ స్కీమా R ని అన్ని ఆట్రిబ్యూట్ లను కలిగి ఉన్న సింగిల్ రిలేషన్ తో మనం ప్రారంభించాం దీనిని యూనివర్సల్ రిలేషన్ అని అంటారు అప్పుడు నార్మలైజషన్ దీనిని చిన్న రిలేషన్లుగా విచ్ఛిన్నం చేస్తుంది రిలేషన్ల రూపకల్పన కొన్ని అదనలా ఫలితం కావచ్చు లేదా వాటిని మార్పిడి చేయవచ్చు కాబట్టి జరిగే అన్ని విభిన్న ట్రాక్లు సాధ్యమే ఒకవేళ మనం ER మోడల్ ట్రాక్ తీసుకున్నట్లయితే అప్పుడు నిర్మొహమాటంగా చెప్పాలంటే ఒకవేళ ER మోడల్ జాగ్రత్తగా డిజైన్ చేయబడినట్లయితే అప్పుడు ఆ ER మోడల్ లో నిర్వచించబడ్డ ప్రతి ఎంటిటీ కేవలం డిటెర్మీనింగ్ సూపర్ కీ కలిగి ఉంటుంది ఇంతకు ముందు మనం చర్చించిన ఎంప్లాయి డిపార్ట్మెంట్ బిల్డింగ్ ని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎంప్లాయి ఎంటిటి కి ఆట్రిబ్యూట్స్ డిపార్ట్ మెంట్ పేరు మరియు బిల్డింగ్ ఉంటుంది మరియు department name నుంచి బిల్డింగ్ కు ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటుంది అందువల్ల ఎంటిటీ రిలేషన్ షిప్ డయాగ్రమ్ ద్వారా మనం ఒక మంచి పని చేయలేదు ఒకవేళ మనం మంచి పని చేసినట్లయితే డిపార్ట్ మెంట్ కూడా ఒక ఎంటిటి అని మనం గుర్తించాం అందువల్ల ఎంప్లాయి పై ఒక అట్రిబ్యూట్ గా పేర్కొనబడదు మనము ఒక ప్రత్యేక ఎంటిటి అని పిలిచి ఉంటే అప్పుడు మనము ఇప్పుడు చేస్తున్న రిలేషన్ తీసుకొని డీకంపోసిషన్ ద్వారా విచ్ఛిన్నం చేయటానికి సమానమైనది అందువల్ల రిలేషన్ యొక్క నాన్ కి అట్రిబ్యూట్ల నుంచి ఫంక్షనల్ డిపెండెన్సీలు అరుదుగా సాధ్యం అవుతాయి కాబట్టి ఎక్కువగా రిలేషన్లు బైనరీ మరియు మీరు ER నమూనా జాగ్రత్తగా రూపకల్పన చేసినట్లయితే మీరు ఈ లోతైన నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు మీరు నార్మలైజ్ చేయబడిన రిలేషన్లను ఉపయోగించాలని అనుకునే సమయంలో డీ నార్మలైజ్ చేయాలని అనుకున్నప్పుడు మీరు నార్మలైజ్ చేయబడిన రిలేషన్లను ఉపయోగించాలని అనుకుంటున్నప్పుడు ఒరిజినల్ వ్యూని తిరిగి పొందడం కొరకు ఒకే ఒక్క మార్గం జాయిన్ చేయడం అనేది మీరు దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి మీకు ప్రిరేక్విసిటిస్ ఉంటే మరియు మీరు ఆ ప్రిరేక్విసిటిస్ మరియు కోర్సు id టైటిల్ తో ప్రింట్ చేయాలనుకుంటే సహజంగా కోర్సు తో క జాయిన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఖరీదైనది అందువల్ల మొదటి ప్రత్యామ్నాయం కావొచ్చు మీరు డీనార్మలైజ్డ్ రిలేషన్ వాస్తవానికి ప్రిరేక్విసిటిస్ ని కలిగివున్న కోర్సు రిలేషన్ నీ తీసుకుంటే అది కొన్ని నార్మల్ ఫార్మ్స్ ని ఉల్లంఘిస్తోందని మీకు తెలుసు ఎందుకంటే వాటి మధ్య ఫంక్షనల్ డిపెండెన్సీలు ఉన్నాయి కానీ మీరు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి అన్నీ ఒకే టేబుల్ లో ఉన్నాయి కనుక కానీ మీకు అప్డేట్ కోసం కచ్చితంగా అదనపు అమలు సమయం అవసరం ఎందుకంటే మీరు ఆ కోడింగ్ పై ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు రిడండెంట్ డేటా ఉండటం వలన లోపాలు ఏవైనా జరగవచ్చు మరియు మీ కోడ్ ఇప్పుడు దాని గురించి జాగ్రత్త వహించాలి కాబట్టి ఇది ఒక మెరుగైన సామర్థ్యాన్ని పొందడానికి కొంత సహాయం చేస్తుంది కానీ వేరే విధంగా ఖర్చు ఉంది మరొక ప్రత్యామ్నాయం మీరు ఒక మెటీరియలైజ్డ్ వ్యూ కలిగి ఉండవచ్చు ఇది వాస్తవానికి కోర్సు లో ప్రిరేక్విసిటిస్ లో జాయిన్ పనితీరు పరంగా ఒకే ప్రయోజనం లేదా ఖర్చులు ఓకే విధంగా ఉంటాయి కానీ కేవలం అదనపు కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆ దృక్కోణం నుంచి ఇది మరింత మెరుగ్గా ఉంటుంది ఎల్లప్పుడూ డీనార్మలైజేషన్ సమస్యను దృష్టిలో ఉంచుకోండి మరియు మనము చాలా తరచుగా జాయిన్ ను గణన చేయాల్సి ఉంటుంది మీరు కొన్ని రకాల అనామోలీ లను కలుగజేసే రిడుండెన్సీ త్యాగం చేయాలని అనుకోవచ్చు మరియు ఇప్పటికీ మీ డేటాబేస్ లో డీనార్మైలైజ్ డ్డిజైన్ ను కలిగి ఉంటారు మనం డిజైన్ చేసిన దానిలో డిజైన్ యొక్క అనేక ఇతర సమస్యలు సంగ్రహించబడవు ఉదాహరణకు మనం క్రమం తప్పకుండా సబ్మిట్ చేయాల్సిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్ లు ఇన్కమ్ టాక్స్ రిటర్న్ టాక్స్ మీ సేల్స్ టాక్స్ రిటర్న్ మరియు మరియు మీరు మీ అకౌంట్ స్ బుక్ ఆఫ్ లావాదేవీలు డెబిట్ క్రెడిట్ అకౌంట్ లు మరియు ఇంకా ఎన్నో నిర్వహిస్తాం ఇప్పుడు సహజంగా ఇప్పుడు సహజంగా ఇవన్నీ ఒక సంవత్సరం ప్రభావం పరంగా కట్టుబడి ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడు మీరు ఆ సంవత్సరం కోసం చేయాల్సిన రికార్డుల సెట్ ప్రత్యేక అవసరం ఉంటుంది ఇప్పుడు మీరు ఎలా చేస్తారు కాబట్టి మీరు సంవత్సరం కంపెనీ ఆలోచన పరంగా గా మరియు తరువాత మీరు ఈ పరిస్థితి గురించి ఎలా జాగ్రత్త తీసుకుంటారు ఎందుకంటే ఒక మార్గం మీరు ఈ సంవత్సరం నుండి అన్ని ఆట్రిబ్యూట్ లను కలిగి మరియు మీరు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక టేబుల్ కలిగి ఉండటం అందువల్ల మీరు ఒక కొత్త టేబుల్ సృష్టించాలి మరియు దాని పేరును గుర్తుంచుకోవాలి అందువల్ల ఒకవేళ సంవత్సరం అంతటా రన్ అయ్యే క్వైరీలు చేయడం కష్టంగా ఉంటుంది మరో మార్గం ఏమిటంటే ప్రతి కొత్త సంవత్సరం మీరు పేరు మార్చడం ప్రారంభిస్తారు విభిన్న సంవత్సరాల నుంచి మీ సంపాదన విభిన్న కాలమ్ ల్లో చూపించబడుతుంది అందువల్ల మీకు ప్రాథమికంగా ప్రతి సంవత్సరం విభిన్న ఆట్రిబ్యూట్ ల పరంగా ఫలితం ఉంటుంది అందువల్ల ఇది డేటాబేస్ కు చాలా మంచి పరిష్కారం కాదు స్ప్రెడ్ షీట్లు తరచుగా ఉపయోగించబడతాయి కానీ డేటా పరంగా ఇది ఒక నిర్దిష్ట ఫార్మెట్ ను కలిగి ఉంటారు మరియు మీరు విభిన్న సమయంలో మొదటి నుండి తిరిగి నిర్వచించాలి అప్పుడు మీరు ఈ సమస్యలను తెలుసుకుంటారు మనము చెప్తున్న అన్ని అట్రిబ్యూట్లు మరియు వాటి విలువలు స్వభావం లో తాత్కాలికమైన చూడని ఒక రకమైన డేటా ఉంటే ఒక ఆట్రిబ్యూట్ కు విలువను పెట్టినట్లయితే ఆ విలువ ఇప్పుడు మరియు గతం మరియు భవిష్యత్తు కొరకు సత్యంగా తీసుకోబడుతుంది అందువల్ల ఒకవేళ ఆ విలువ మారినట్లయితే అప్పుడు మీరు డేటాబేస్ లో దానిని పూర్తిగా తీసివేయాలి ఉదాహరణకు ఈ రోజు నేను ఒక నిర్ధిష్ట చిరునామా లో ఉంటాను రేపు నేను వేరే క్వార్టర్ కి మారవచ్చు అప్పుడు నా చిరునామా మారుతుంది అందువల్ల మన డిజైన్ లో ఒకవేళ ఉద్యోగి ఐడికి విరుద్ధంగా చిరునామా ఉన్నట్లయితే అప్పుడు నేను నా క్వార్టర్ ని మార్చుకున్న తరువాత నా చిరునామా మారుతుంది ఇంకా నేను 2017లో ఏ చిరునామాలో నివసి౦చాను అనేది కనుక్కోవడం సాధ్యం కాదు కాబట్టి అటువంటి టెంపోరల్ డేటా ఒక ఇంట్రవెల్ తో సంబంధం కలిగి ఉంటుంది అందువల్ల స్నాప్ షాట్ తరచుగా సమస్యను పరిష్కరించదు ఎలా చేయవచ్చు అని మీరు నిర్ణయించుకోవాలి మీరు కొన్ని ఆట్రిబ్యూట్లు ఉంచాలని అనుకుంటున్నారా అవి టైమ్ స్టాంప్ ను పేర్కొనవచ్చు లేదా మీరు నిజంగా బహుళ విలువ ఆట్రిబ్యూట్లు కలిగి ఉన్నారని అర్థం అవి అమల్లోనికి వచ్చిన విభిన్న కాల వ్యవధిలను సూచిస్తాయి ఆమోదించబడ్డ ప్రామాణికం ఏదీ లేదు కాలం తో పాటు మారుతూ ఉందని మనకు తెలుసు కాబట్టి అసలు డిపెండెన్సీస్ ప్రభావితం కావచ్చు కాబట్టి ఈ విషయాలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది మరొక శైలి మీరు చాలాసార్లు సరే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ శీర్షికతో ఈ కోర్సు ఈ సెమిస్టర్ నుండి ఉనికిలో ఉంది వేరే సెమిస్టర్ టైటిల్ మారి ఉండవచ్చు అందువల్ల మీరు స్టార్ట్ అండ్ ఎండ్ ఆట్రిబ్యూట్ ని ఉంచవచ్చు మిగిలిన ఆట్రిబ్యూట్లు అర్ధవంతంగా ఉండే సమయాన్ని మంచి డిజైన్ ని కలిగి ఉంటాయి అయితే ఈ సమస్యలున్నాయి ఎందుకంటే ఒకవేళ మీరు ఈ తరహా టెంపోరల్ విరామాలను చేసినట్లయితే 2 రికార్డ్ ల మధ్య విరామాలు ఓవర్ లాప్ చేయబడకుండా ఎలా అని మీరు ధృవీకరించుకోవాలి అందువల్ల అదే సమయంలో ఈ కోర్సు వారికి X అని మీరు చెప్పడం లేదు ఇది కూడా Y అనే పేరు కాబట్టి అవి డిస్జాయింట్ గా ఉండాలి అందువల్ల మీరు ఈ డేటా యొక్క స్థిరత్వం కొరకు తనిఖీ చేయడానికి సులభమైన మార్గం లేదు ఫారిన్ కీ రెఫరెన్సెస్ గమనించుకోవాలి టెంపోరల్ డేటా యొక్క హ్యాండ్లింగ్ అనేది మరో భావన దీనిని డిజైన్ లో చాలా జాగ్రత్తగా చూడాలి మరియు మీరు కొన్ని రకాల డిజైన్ పైన రాజీ పడాల్సి ఉంటుంది ఇంకా ఆ సమస్యలను మీరు జాగ్రత్తగా గమనించాలి సంక్షిప్తీకరించడానికి మనం మల్టీ వ్యాల్యూడ్ డిపెండెన్సీ గురించి మనం కాస్తంత మాట్లాడుకున్నాం దీనితో మనం రిలేషనల్ డేటాబేస్ డిజైన్ పై చర్చలను ముగిస్తాం తరువాత మాడ్యూల్ నుండి డేటాబేస్ సిస్టమ్స్ యొక్క ఇతర అంశాలను నేర్చుకుందాం